రేఖాచిత్రాన్ని మళ్లీ గీద్దాం కాబట్టి ఇది నా VA డెల్టా అంతటా వర్తించబడుతుంది నేను డెల్టా గ్యాప్ ఉత్తేజం ఊహిస్తున్నాను సరే మనం ఈ z 0 కి సమానం అని మరియు రెండవ యాంటెన్నా మూలకం ఇక్కడ d దూరం అని పిలుద్దాం కానీ ఒకదానికొకటి సమాంతరంగా ఈ కేంద్రం Z ఉంటుంది మరియు పొడవు LB జ్యామితి స్పష్టంగా ఉంది పొడవు LA పొడవు LB కరెంట్ IA కరెంట్ IB సరే ఇప్పుడు ఇక్కడ ఉన్న సింగిల్ యాంటెన్నా కేస్లో నేను ఏమి చేశానో మీకు గుర్తుంటే నా కరెంట్ సోర్స్ z అక్షం వెంట ఉంది మరియు నేను పరిశీలన పాయింట్ని వ్యాసార్థం గా తీసుకున్నాను అందుకే ఈ స్క్వేర్డ్ ఉంది మరియు మేము దీనిని నివారించడానికి చేసాము ఏమిటి గ్రీన్ యొక్క ఫంక్షన్ సింగులారిటీ నేను యాంటెన్నా ఉపరితలంపై ఒకే విధంగా ఉండేలా పాయింట్లను ఎంచుకోగలిగాను మరియు అది సాధ్యమే మరియు మేము సింగులారిటీ సమగ్రాలను సరిగ్గా పరిష్కరించాము కాబట్టి గణితాన్ని సులభతరం చేయడానికి మేము సింగులారిటీని నివారించడానికి దీన్ని చేసాము ఇక్కడ అయితే ఇక్కడ ఒక నిర్దిష్ట సమరూపత లేదు ఎందుకంటే రెండవ యాంటెన్నా ఒక వైపున ఉందని నా ఉద్దేశ్యం కాబట్టి నేను నిజాయితీగా చెప్పాలంటే మీకు తెలిసిన కొంత దూరాన్ని తీసుకుని ఆ పాయింట్పై పరీక్షలు చేయలేను కాబట్టి నా విధమైన ప్రత్యామ్నాయం ఏమిటి సోర్స్ పాయింట్లు మరియు టెస్టింగ్ పాయింట్ల కోసం నేను చేసే పరిష్కారం ఏమిటి గుర్తుంచుకోండి ఇక్కడ ఇది నా సోర్స్ మరియు ఇది నా పరీక్షా స్థానం కాబట్టి ఇక్కడ నాకు ఎంపిక లేదు నేను సింగులారిటీల తో జీవించాలి Ez sA EzsB − Ezi A కాబట్టి కరెంట్ ప్రవహించే చోట నేను పరీక్ష చేస్తాను గ్రీన్ ఫంక్షన్లలో నేను సింగులారిటీని పొందుతాను నేను దానిని డీల్ చేస్తాను అది సమస్య కాదు కానీ ఇప్పుడు మనకు మార్గనిర్దేశం చేయబోయే సరిహద్దు షరతు తో ప్రారంభిద్దాం కాబట్టి నేను దానిని తిరిగి వ్రాయనివ్వండి సరిహద్దు షరతు ఉదాహరణకు సమీకరణం 1 కాబట్టి సమీకరణం 1 నాకు Ez sA EzsB − Ezi A ఇస్తుంది ఇప్పుడు మనం దీని యొక్క ఒకదాని నుండి ఒకదానికొకటి మ్యాపింగ్ చేద్దాం ఏమి ఉంటుంది మొదటి పదం కాబట్టి ఇది ఎడమ చేతికి సంబంధించిన మా షార్ట్హ్యాండ్ సంజ్ఞామానం కాబట్టి సమగ్రతలు ఎక్కడ నుండి ఏర్పడతాయి Aలో అదే యాంటెన్నాపై ప్రేరేపిత కరెంట్ కారణంగా ఇది ఫీల్డ్ కాబట్టి ఏకీకరణ యొక్క పరిమితులు ఎలా ఉండాలి L A2 నుండి L A 2 ఇది ఏ కరెంట్ అవుతుంది IA లేదా IB విద్యార్థి I A I z' కాబట్టి ఇక్కడ పైకి క్రిందికి వెళ్ళే కోఆర్డినేట్ సరే ఈ Kzz′ dz′ అనేది A ద్వారా ఉత్పత్తి చేయబడిన స్కాటర్డ్ ఫీల్డ్ తదుపరిది యాంటెన్నాపై ప్రేరేపిత కరెంట్ ద్వారా ఉత్పత్తి చేయబడిన ఫీల్డ్ B కాబట్టి ఏకీకరణ పరిమితులు − LB 2 నుండి LB 2 జీవితాన్ని మరింత స్పష్టంగా చెప్పడానికి ఇది డమ్మీ వేరియబుల్ అయినందున నేను వేరే కోఆర్డినేట్ చెబుతాను అయితే దీనిని వేరే గుర్తుగా చేద్దాం మరియు Kzz′′ సరే ఈ z′ z′′ అనేది సాపేక్ష కోఆర్డినేట్ z కి సాపేక్షంగా చెప్పండి B − Ei zA కి సమానం కాబట్టి ఇది మేము ఊహిస్తున్నాము ఉదాహరణకుఒక డెల్టా గ్యాప్ లేదా మీకు ఏది కావాలంటే అది ఏది పట్టింపు లేదు అది నా మొదటి సమీకరణం రెండవ సమీకరణం ఏ సరిహద్దు షరతు నుండి వస్తుంది ఒకే తేడా కాబట్టి ఇక్కడ 1 సెకను కాబట్టి నేను ఇక్కడ ఒక విషయం స్పష్టం చేయాలి z ఏ ప్రదేశానికి చెందినదో ఈ సరిహద్దు షరతు ఏ z కి విలువైనది LA 2 ∫ IAz' Kzz′ dz' LB 2 ∫ IB z" Kzz′' dz" − EizA z ∈ A −LB 2 ఇప్పుడు నేను z ∈ B తీసుకోవాలి కాబట్టి z ∈ B అనేది మొదటి పదం అనేది B పై పడే A లోని కరెంట్ ద్వారా ఉత్పత్తి చేయబడిన ఫీల్డ్ కాబట్టి ఇది ఏకీకరణ యొక్క పరిమితులు− LA 2 నుండి LA 2 B మీద పడటం కాబట్టి నా z Bలో ఉంటుంది కానీ z′ ఏ కరెంట్ను ప్రసరింపజేస్తుందో దాని మీదుగా వెళ్లాలి కాబట్టి ఇది LA 2 ∫ IAz' Kzz′ dz' LB 2 ∫ IB z" Kzz′' dz" 0 z ∈ B అవుతుంది −LB 2 అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాల్సిన వ్యక్తీకరణ ఇది ఎడమ చేతి వైపు చూడండి ఎడమ వైపు అంటే ఏమిటి అంటున్నారా ఏ పాయింట్ z వద్ద ఫీల్డ్ అంటే ఏమిటో నేను మీకు చెప్తాను నేను ఈ సమగ్రతను నిర్వహిస్తే z′ కరెంట్ మూలకంపై నడుస్తుంది మరియు z అది ఉన్న చోట ఉంది మరియు నేను దానిని − Einc యొక్క అర్థం మరియు గుర్తుంచుకోండి ఈ విషయం ఎలా వచ్చింది G ని కన్వాల్వ్ చేయడం ద్వారా వచ్చింది మరియు కరెంట్ A ని ఇస్తుంది A నుండి E వచ్చింది కాబట్టి ఇది ఎలెక్ట్రిక్ ఫీల్డ్ యొక్క విలువ ఏదైనా పాయింట్ z మరియు దాన్ని పరిష్కరించడానికి నేను దానిని సరిహద్దులో సరిపోల్చుతున్నాను కాబట్టి అదే విధంగా ఇది కరెంట్ మూలకం A కొన్ని లొకేషన్ z వద్ద ఉత్పత్తి చేయబడిన ఫీల్డ్ ఇది ప్లస్ ఇది 0 లేదా ఇన్సిడెంట్ ఫీల్డ్ కి సమానంగా తయారు చేయబడుతుంది విద్యార్థి సార్ IA I B నాకు తెలియదు రెండు IA IB సరిగ్గా సరైనవి కాబట్టి IA IB తెలియనివి వాటిని తెలుసుకోవాలనుకుంటున్నాను K అనేది ఈ ఆపరేటర్తో గ్రీన్ యొక్క ఫంక్షన్ కాబట్టి ∂2∂z2 k2 G పై యాక్ట్ చేస్తున్నది అది K ఇది క్లిష్టంగా కనిపిస్తుంది కానీ దానిని సరిగ్గా అంచనా వేయవచ్చు కాబట్టి మేము దాదాపు అక్కడ ఉన్నాముఇక్కడ కొన్ని K సబ్స్క్రిప్ట్లను ఇక్కడ ఉంచుతాను ఇది కుడివైపున ఉంది అంటే సోర్స్ మరియు పరీక్ష K పాయింట్ A ఈ K సోర్స్ ఏమిటి పై పడే రెండవ మూలకం K ఇక్కడ మూలాధారం ఏమిటి A పడిపోవడం B అంటే B కుడివైపు పడడం కాబట్టి సంజ్ఞామానం K మూలం అది వివరణ సరిగ్గా లేకపోతే ప్రతిదీ K కానీ వాస్తవానికి z లోని z′ గమ్యస్థానంలో ఉన్న సోర్స్ కి అనుగుణంగా ఉంటుంది కాబట్టి సోర్స్ ఏమిటి మరియు గమ్యం ఏమిటి అనేది చాలా స్పష్టంగా చెప్పాలి కాబట్టి KA→A లేదా KB→B లో గ్రీన్ ఫంక్షన్ ఉంది ఇది ఒక R కాబట్టి R విలువ ఏంటి R z z2 or z z2 ఎందుకంటే స్వీయ పదం మరియు KA→B లేదా KB→A ఇక్కడ నా R అంటే ఏమిటి R d 2 zz B z2 z డబల్ ప్రైమ్ LB2 నుండి LB2 మధ్య వెళ్తుంది ఆ సాపేక్ష దూరాన్ని కనుగొనవలసి ఉంది ఇది కొంత విలువతో ఆఫ్సెట్ చేయబడింది కాబట్టి ఇది కరెంట్ మూలకం B పై సంపూర్ణ z కోఆర్డినేట్ మరియు కరెంట్ మూలకం A ఏమైనప్పటికీ z అక్షం మీద ఉంది ఇది z సరైనది కాబట్టి ఇది దూరం కాబట్టి ఇది సంక్లిష్టమైనది కాదని నా ఉద్దేశ్యం జ్యామితిని చాలా జాగ్రత్తగా దృష్టిలో ఉంచుకోవాలి మరియు ఇక్కడ ఉన్న ఈ మొత్తం విషయం ఈ మొదటి పదం కంటే కపుల్డ్ మ్యాట్రిక్స్ సమీకరణంగా మారుతుంది కాబట్టి ఇక్కడ తెలియనిది ఏమిటి IA మరియు IB కాబట్టి ఉదాహరణకు IA ఈ మొత్తం విషయాన్ని కొంత FAA FBA గా వ్రాయవచ్చు లేదా దీనిని AB గా చెప్పండి BA అర్ధవంతం ఎందుకంటే పరిశీలనకు సోర్స్ అప్పుడు FABFBB మ్యాట్రిక్స్ ని లెక్కించాక ఇంటిగ్రల్ IAIB h 0 కి సమానం ఇది MoM విధానం నిర్వహించబడిన తర్వాత కాబట్టి ఈ ఉప మాత్రికల పరిమాణం ఎంత కాబట్టి F అన్ని ఉప మాత్రికలు ఉదాహరణకు ఇది లేదా దీని పరిమాణం ఎంత విద్యార్థి N క్రాస్ అవును కాబట్టి ఇది N A × NA సరిగ్గా ఉంటుంది అదే విధంగా ఇది NB × NB సరైనది కాబట్టి ఇది మొత్తం మాతృక పరిమాణం ఎంత ఎందుకంటే నేను Aని NA మూలకాలు లోకి B NB మూలకాలులోకి డిస్క్రెటైజ్ చేయబడ్డాయి కాబట్టి నేను పెద్ద మాతృకను పొందుతాను మరియు నేను పరిష్కరించాను అవును ఇవన్నీ చేసిన తర్వాత నా లక్ష్యం ఏమిటి నేను ఈ గొప్ప గణితాన్ని పూర్తి చేసాను నాకు కొంత పరిష్కారం లభించింది నేను దానిని పరిష్కరించాను IA IB వచ్చాయి ఇప్పుడు ఏమిటి నా అసలు లక్ష్యం ఏమిటి విద్యార్థి డ్రైవింగ్ పాయింట్ ఇంపెడెన్స్ డ్రైవింగ్ పాయింట్ ఇంపెడెన్స్ నేను దానిని ఎలా కనుగొంటాను కాబట్టి నేను ఉదాహరణకు ZAd కనుగొనాలనుకుంటున్నాను గొప్ప ప్రశ్న కు సమానం స్టూడెంట్ సార్ కుడిచేతి వైపు ఏమిటి H అనేది దీని యొక్క వెక్టార్ రూపం నుండి వచ్చేది అన్ని టెస్టింగ్ పాయింట్ల వద్ద ఇక్కడకు వస్తున్నది చూడండి ZAd అప్పుడు నేను ఏ పాయింట్ లో ఈ ప్రశ్న అడుగుతున్నాను యాంటెన్నా యొక్క కనెక్షన్ టెర్మినల్స్ వద్ద విద్యార్థి A A అంటే ఈ పాయింట్ వద్ద సరైనది కాబట్టి వోల్టేజ్ A దేనితో విభజించబడింది విద్యార్థి 0కి సమానమైన z యొక్క IA అంతే మరి ఇదంతా ఎందుకు ఎందుకంటే IA ఇతర వస్తువు లేనప్పుడు కరెంట్ IA మ్యూచువల్ కప్లింగ్ ను పరిగణనలోకి తీసుకున్న ప్రతిదానికీ పరిష్కారం ఇక్కడ నేను మొదట Z11 ను తరువాత Z12 ని కనుగొనడంలో నేను ఈ సర్క్యూట్ మోడల్ నుండి కొంచెం భిన్నంగా చేశాను ఇన్పుట్ టెర్మినల్ వద్ద నేను ఈ సమస్యను నేరుగా పరిష్కరిస్తున్నాను నా డ్రైవింగ్ పాయింట్ ఇంపెడెన్స్ సరైనది కాబట్టి మూలకం B లేకుండా సమస్యను పరిష్కరించడం ద్వారా మీరు పరస్పర కలయికను కనుగొనవచ్చు మీకు కొంత ఇంపెడెన్స్ వస్తుంది కాబట్టి ఈ విధమైన రెండు యాంటెన్నా అంశాలతో ఎలా వ్యవహరించాలో పూర్తి చేస్తుంది మరియు ఇది పరిశోధన యొక్క విస్తారమైన ప్రాంతాన్ని తెరుస్తుంది నేను దానిని ఇక్కడ చాలా క్లుప్తంగా ప్రస్తావిస్తాను మూలకం B కరెంట్ మూలకం కాకుండా ఉదాహరణకు మీరు మానవ శరీరాన్ని కలిగి ఉండవచ్చు మరియు మీరు మీ యాంటెన్నా యొక్క ఇన్పుట్ ఇంపెడెన్స్పై మానవ శరీరం యొక్క పాత్ర ఏమిటో అధ్యయనం చేయాలనుకుంటున్నారు మీరు మొబైల్ ఫోన్ ను మీ తలకు దగ్గరగా పట్టుకున్నారు కాబట్టి మీ తలపై కొన్ని కరెంట్లను ప్రేరేపించడం మరియు ఇన్పుట్ ఇంపెడెన్స్ని సరిగ్గా మార్చడం కాబట్టి యాంటెన్నా లోపల ఉన్న ప్రతిదీ అది ఏ లక్ష్యంతో దగ్గరగా ఉంటుంది అనేదానిపై ఆధారపడి మారుతుంది కాబట్టి ప్రజలు దీన్ని ఒక వైర్ ఎలిమెంట్ లాగా కాకుండా ఒక సంక్లిష్టమైన వస్తువుగా మార్చారు అక్కడ మ్యూచువల్ కప్లింగ్ అంటే ఏమిటో కనుగొనండి కాబట్టి సాధారణంగా మరియు విద్యుదయస్కాంత సమస్యలు ప్రతిచోటా ఈ ప్రేరేపిత కరెంట్ల కారణంగా చాలా సవాలుగా ఉంటాయి మరియు జ్యామితి చాలా సాధారణమైనప్పుడు దానిని ఎదుర్కోవటానికి ఇది ఒక కఠినమైన మార్గం మరియు యాంటెన్నా శ్రేణిలో మీకు కావలసినన్ని మూలకాలకు ఈ విధానాన్ని N కు సాధారణీకరించవచ్చు కాబట్టి ఇక్కడ జాగ్రత్తగా ఉండవలసిన ఏకైక విషయం ఏమిటంటే మేము గ్రీన్ ఫంక్షన్ను సింగులారిటీ తో పని చేయాల్సి ఉంటుంది ఎందుకంటే నేను సోర్స్ ని ఎంచుకుంటున్నాను మరియు అదే అక్షం వెంట ఉండేలా పాయింట్లను పరీక్షిస్తున్నాను విద్యార్థి సార్ ఇది 2డి గ్రీన్ ఫంక్షన్నా ఇలాంటి 3D గ్రీన్ ఫంక్షన్ ఇక్కడ మా అసలు సమస్య లాగా ఉంది ఇది నా 3D గ్రీన్ ఫంక్షన్ ఏమిటో తెలుసు కాబట్టి కరెంట్ మూలకం వన్ డైమెన్షనల్ కానీ కనీసం రెండు అవును వన్ డైమెన్షనల్ మాత్రమే z అక్షం పొడవునా పరిమిత పొడవు చాలా సన్నని వ్యాసార్థం కానీ అది 3D స్పేస్లో ప్రసరిస్తుంది అందుకే నేను 3D గ్రీన్ ఫంక్షన్ని ఉపయోగిస్తున్నాను మరియు z దర్శకత్వం వహించిన మరియు చాలా చిన్న వ్యాసార్థం యొక్క సరళీకృత ఊహలను తయారు చేయడం ద్వారా వాల్యూమ్ సమగ్రత ఒక రేఖ వన్ డైమెన్షనల్ ఇంటెగ్రల్కు తగ్గుతుంది ఇది వన్ డైమెన్షనల్ సమగ్రమైనందున ఇది 1D సమస్య అని మీరు అనుకోకూడదు ఇది త్రిమితీయ ప్రదేశంలో ప్రసరించే వన్ డైమెన్షనల్ మూలకం కాబట్టి మీ వైర్ చాలా సన్నగా ఉన్నంత వరకు ఇది ఖచ్చితమైనది విద్యార్థి అదే విధంగా xy అవును అందుకే ఇక్కడ ఒక చతురస్రం వస్తుంది విద్యార్థి సమయం 1628 చూడండి అవును నేను వ్రాసినది దీని కోసం − z కలిగి ఉండాలి విద్యార్థి ఇది z d విద్యార్థి z అనేది అవును కాబట్టి మీరు చెప్పింది నిజమే ఇది z కాకుండా zB z′′ అయి ఉండాలి అని మీరు అంటున్నారు అవునా వాస్తవానికి అవును మేము యాంటెన్నా మూలకం యొక్క సాపేక్ష ఫ్రేమ్కి తరలించాలి కాబట్టి z మరియు z′ లు ఒకే విధంగా ఉన్నాయని మీరు నిర్ధారించుకున్నంత వరకు అసలు విషయం కూడా బాగానే ఉంటుంది z z′ కూడా అక్షం మీద కరెంట్పై ఉంటే మరియు z′ కూడా అదే అక్షంలో ఉంటే సింగులారిటీ ఉండాలి